ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ఐఐటి మద్రాసులో నిర్వహణ అధ్యయనం విభాగానికి చెందిన డాక్టర్ ఉషా మోహన్ ఈ రోజు మాతో ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మరియు వాస్తవానికి నిర్వహణ అనేది మీలో చాలా మందికి చాలా ఆసక్తి ఉందని మీకు తెలుసు మరియు వృత్తిపరంగా చాలా మంది డిగ్రీలు ఏదో ఒక సమయంలో నిర్వహణలో తీసుకుంటారు ముఖ్యంగా పారిశ్రామిక నేపథ్యంలో లేదా కార్పొరేట్ నేపధ్యంలో ఆసక్తి కలిగివుంటారు వాస్తవానికి ఇక్కడ మేము నిర్వహణ రంగాలపై పరిశోధన గురించి మాట్లాడుతున్నాము డాక్టర్ ఉషా మోహన్ 6 సంవత్సరాలుగా మద్రాస్ ఐఐటిలో అధ్యాపకులుగా ఉన్నారు దీనికి ముందు ఆమె హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా ఉన్నారు ఆమె పరిశోధనా నైపుణ్యం ఉన్న రంగాలు పాలిహెడ్రల్ కాంబినేటరిక్స్ సప్లయ్ చైన్ రిస్క్ మేనేజ్మెంట్ ఆప్టిమైజేషన్ మరియు సప్లై చైన్ నిర్వహణలో పరిమాణాత్మక నమూనాలు ఉన్నాయి కాబట్టి ఆమె వివిధ రంగాలలో పని చేశారు మరియు నిర్వహణ అధ్యయన విభాగంలో వచ్చే విద్యార్థులతో కలిసి ఆమె పరిశోధన ప్రక్రియను సజావుగా సాగించడానికి సహాయపడుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ మాడ్యూల్లో మనం చర్చించబోయే అంశాల రకాలను పరిష్కరించడంలో ఆమె బాగా అర్హులు మరియు అనుభవజ్ఞురాలు కాబట్టి మాతో పాల్గొన్నందుకు ధన్యవాదాలు ప్రొఫెసర్ ఉషా మోహన్ స్వాగతం ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి నేను ఈ సాధారణ ప్రశ్నతో ప్రారంభించాలనుకుంటున్నాను నిర్వహణను రంగాన్ని నేను కార్పొరేట్ నేపథ్యంలో అర్థం చేసుకునేట్లుగా భావిస్తాను అక్కడ జరిగే మరియు ఇతర కార్యకలాపాలను నిర్వహించడం పరిశోధన పరంగా మీ రంగంలో పరిశోధన రంగంలో మీకు సాంప్రదాయ పరిశోధన రంగాలు తెలుసని భావిస్తారు ఇది చాలా కాలంగా ఉంది అక్కడ ప్రజలు సూచించగలిగే సాహిత్యం చాలా ఉంది ప్రొఫెసర్ ఉషా మోహన్ అవును చూడండి ఈ సమయంలో నేను ఈ హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్ సాంఘిక శాస్త్రం మాతృ విభాగంని పేర్కొనవలసి ఉందని నేను అనుకుంటున్నాను నిర్వహణ అధ్యయన విభాగం ఈ మాతృ విభాగం నుండి పుట్టింది కాబట్టి మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ పరిశోధనకు ముందే మా అధ్యాపకులు సీనియర్ అధ్యాపకులు హ్యుమానిటీస్ విభాగంతో అనుబంధంగా ఉన్నారు మరియు ఆ సమయంలో మీరు సంప్రదాయ పరిశోధన రంగాలను పరిశీలిస్తే ప్రధానంగా పారిశ్రామిక ఇంజనీరింగ్ నేపథ్యం నుంచి వచ్చిన వారు మాకు ఫైనాన్స్ ఉంది మరియు హెచ్ ఆర్ ఉంది ఇది నిర్వహణ అధ్యయన విభాగం వచ్చిన తర్వాత నిర్వహణ 6 రంగాలుగా విభజించబడింది కాబట్టి మీరు సాంప్రదాయ రంగాలను సంస్థాగత ప్రవర్తన మానవ వనరుల నిర్వహణ తదుపరిది ఆర్థిక నిర్వహణ మరియు మూడవది మార్కెటింగ్ నాల్గవది కార్యకలాపాలు మరియు ఉత్పత్తి నిర్వహణ ఐదవది సిస్టమ్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మరియు ఆరవ ప్రాంతం ఇంటిగ్రేటివ్ మేనేజ్మెంట్ అని పిలుస్తారు ఇక్కడ ప్రాథమికంగా నిర్వహణ అధ్యయనాలలో చాలా ఇంటర్ డిసిప్లినరీగా పరిష్కరించబడుతుంది కాబట్టి ఇది 6 ఆచరణాత్మకంగా ఉండే సాంప్రదాయ రంగాలు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ ఉషా మోహన్ ఇప్పుడు మానవ వనరుల లో సంస్థాగత ప్రవర్తన లో నేను ప్రతి భాగాన్ని చూస్తే వారు పరిష్కరించిన విలక్షణమైన సమస్యలు ప్రేరణ ఉద్యోగ సంతృప్తి మరియు వారు ఎలా పైకి రావాలో చూస్తారు వారు సంస్థాగత పౌరసత్వ ప్రవర్తనను అర్థం చేసుకుంటారు మరియు ఇది పని జీవిత సమతుల్యత ఇది వారు పరిష్కరించే రకమైన సమస్యలు ఆర్థికంగా ఇది సాధారణంగా పెట్టుబడి విశ్లేషణ గా ఉంటుంది అప్పుడు వారు వస్తువుల ధర మోడలింగ్ ఆర్థిక ప్రమాద విశ్లేషణ మొదలైనవాటిని చూస్తారు మార్కెటింగ్ ఇది ప్రకటన యొక్క విశ్లేషణ మరియు మార్కెట్ విభజనతో మీడియా వినియోగదారు ప్రవర్తన ఇది పరిశోధన యొక్క సాంప్రదాయ రంగాలు ఆపరేషన్ మరియు ప్రొడక్షన్ మేనేజ్మెంట్ పారిశ్రామిక ఇంజనీరింగ్ మరియు పారిశ్రామిక నిర్వహణ నేపథ్యానికి ఇది చాలా రుణపడి ఉంటుందని నేను భావిస్తున్నాను దీనిలో సీనియర్ అధ్యాపకులు ప్రధానంగా వనరుల షెడ్యూలింగ్ అల్గోరిథంలు సౌకర్యాల ప్రణాళిక రవాణా మరియు నెట్వర్క్ సమస్యలతో ముందుకు వచ్చారు నేను సాంప్రదాయ ప్రాంతాల గురించి మాట్లాడుతున్నాను మరియు అతి త్వరలో మేము పరిశోధన యొక్క కొత్త రంగాల గురించి కూడా మాట్లాడబోతున్నాను సమాచార వ్యవస్థలు మళ్ళీ ERP వ్యవస్థల విశ్లేషణ సమాచార వ్యవస్థల ప్రభావం మరియు సమగ్రత వర్చువల్ సంస్థల మోడలింగ్ మరియు విశ్లేషణలతో మేము అలోగోరిథమ్లను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము జ్ఞాన నిర్వహణ ప్రక్రియలు ఇవి సాంప్రదాయ రంగాలు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే చాలా బాగుంది ఇది చాలా విస్తృతమైన వివరణాత్మక లేఅవుట్ అని నా ఉద్దేశ్యం పరిశోధన పరంగా నిర్వహణ అధ్యయనం యొక్క సాధారణ రంగంలో ఏమి జరుగుతోంది మరియు మీరు చెప్పినట్లుగా ఇంజనీరింగ్ లాగా మీకు తెలుసు అని నేను అనుకుంటున్నాను నిర్వహణతో కూడా పరిశోధన రంగాలు చాలా సాపేక్షంగా పరిగణించబడుతున్నాయి ప్రజలు దానిపై దృష్టి పెట్టిన విధానం మరియు మొదలైనవి ప్రొఫెసర్ ఉషా మోహన్ అవును ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ గత 5 10 సంవత్సరాలు మరియు అలా ఉండవచ్చు కాబట్టి ఆ సందర్భంలో ఏ విధమైన రంగాలు ఉన్నాయి ప్రొఫెసర్ ఉషా మోహన్ అవును నేను సాధారణంగా చెప్పినట్లుగా నేను ఆపరేషన్లతో ప్రారంభిస్తాను పారిశ్రామిక ఇంజనీరింగ్ మరియు ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ప్రేరేపిత కార్యకలాపాల నిర్వహణలో కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నాయి మరియు గత 5 నుండి 6 సంవత్సరాలుగా మేము మరింత పరిమాణాత్మక మోడలింగ్ వైపు మళ్లడం చూశాము మరియు ఇక్కడ పద్దతులు ఎక్కువ సిద్ధాంత పరమైన పద్ధతులుగా ఉన్నాయి కాబట్టి ఆట సిద్ధాంతానికి మాకు రెండు రచనలు ఉన్నాయి మరియు ప్రజలు ప్రోత్సాహక యంత్రాంగాల గురించి మరియు వ్యాపార పరిస్థితిని అర్థం చేసుకోవడం వంటి ఆట సిద్ధాంతాలను కలిగి ఉన్నారు ఆట సిద్ధాంత దృక్పథం నుండి సాధారణంగా సప్లయ్ చైన్ పరిస్థితులను ఆట సిద్ధాంత మోడలింగ్ ఆట సిద్ధాంతాన్ని ఉపయోగించి మీరు కొన్ని పరిస్థితులను ఎలా మోడల్ చేస్తారు ఇప్పుడు మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ను కొత్త ప్రాంతంగా మార్కెటింగ్ చేస్తున్నాము మరియు మనకు డిజిటల్ మార్కెటింగ్లో పనిచేస్తున్న అధ్యాపకులు ఉన్నారు మరియు తరువాత స్థిరత్వం ఒక ముఖ్యమైన సమస్య కాబట్టి మనకు సుస్థిరత పై పనిచేసే అధ్యాపకులు ఉన్నారు ఇది కాకుండా ఆధ్యాత్మికతను పని ని మనస్తత్వశాస్త్రంలో అనుసంధానించే అధ్యాపకులు ఉన్నారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ ఉషా మోహన్ మరియు ఇవన్నీ ఇవి కొత్త రంగాలు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కొత్త రంగాలు ప్రొఫెసర్ ఉషా మోహన్ ఇక్కడ చాలా మంది అధ్యాపకులు ఆసక్తిని కనబరిచారు మరియు చాలా ఆరోగ్యకరమైన అభివృద్ధి ఏమిటంటే చాలా మంది ప్రజలు వివిధ ప్రాంతాలతో కలిసి పని చేయడానికి ప్రయత్నిస్తున్నారు మరియు మాకు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఉదాహరణకు మాకు హెచ్ ఆర్ మరియు అనలిటిక్స్ నుండి ప్రజలు కలిసి చేస్తున్నారు జ్ఞాన నిర్వహణ మరియు ఆరోగ్య సంరక్షణ విశ్లేషణలు డేటా అనలిటిక్స్ మరియు ఆరోగ్య సంరక్షణ కార్యకలాపాలు మరియు విభిన్న కోణాల నుండి చూడటం వంటివి ఉన్నాయి కానీ విశ్లేషణ అనేది సాధారణం ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది నేను చెప్పినట్లు గా నేను మళ్ళీ అనుకుంటున్నాను మరియు ప్రజల అవగాహనలో బహుశా ఒక నిర్వహణ అభ్యర్థి నిర్వహణలో డిగ్రీ ఉన్న వ్యక్తి కార్పొరేట్ ప్రపంచంతో అనుబంధించబడిన అనేక రకాల సెట్టింగ్స్ తర్వాత చాలా చక్కగా క్రమబద్ధీకరించబడతాడు మీకు కొత్త వ్యవస్థాపక వెంచర్లు మరియు మొదలైనవి కూడా తెలుసు కానీ నిర్వహణ పరంగా జరిగే పరిశోధనల పరంగా మీలో ఉన్న పరిశ్రమలకు వెంటనే ఆసక్తి ఉన్న నిర్దిష్ట పరిశోధన రంగాలు ఉన్నాయా పరిశోధన యొక్క ఏ రంగమైనా కొద్దిసేపటి తరువాత వారు భవిష్యత్తులో ఆసక్తి కనబరచవచ్చు ప్రస్తుత ఆసక్తి మీకు తెలుసని మీరు భావిస్తున్న మీ అభిప్రాయం ప్రకారం వారు ప్రస్తుతం మీరు కొన్ని నిర్దిష్ట కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉన్నారా ప్రొఫెసర్ ఉషా మోహన్ అవును పరిశ్రమ విషయానికి వస్తే ఒక ప్రధాన కార్యక్రమం ఎంఎస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రాం ఉంది ఇది నిర్వహణ అధ్యయనం విభాగంలో ఉంచబడింది ఇప్పటికే గత సంవత్సరం ఇది ఇన్స్టిట్యూట్ మొత్తంగా నడిచిన ప్రోగ్రాం అయిందని నేను అనుకుంటున్నాను మరియు ఇది చాలా బాగా క్రమబద్ధీకరించబడింది మరియు మీరు అభ్యర్థులను చూస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఉన్నారు నేను అనుకుంటున్నాను చాలా మంది మా రిసోర్స్ స్కాలర్స్ మరియు మేము మా కోర్సులను రూపొందించే విధానం విశ్లేషణాత్మక భాగాన్ని కలిగి ఉంటుంది మీరు ఏ క్రియాత్మక ప్రాంతానికి చెందినవారైనా కాబట్టి మా వనరుల పండితుల నుండి పరిశ్రమ కోరుకునే ఉద్యోగాల రకాన్ని మేము కనుగొన్నప్పటికీ వారు ఒక విశ్లేషణాత్మక స్థాయిలో ఉండాలని ఆశిస్తారు ప్రజలు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు అది HR అనలిటిక్స్ లేదా మార్కెటింగ్ అనలిటిక్స్ లేదా OM అనలిటిక్స్ కావచ్చు కాబట్టి సాధారణ ఉద్యోగ ప్రొఫైల్స్ లో ఎక్కువగా ఒక విశ్లేషకుల రకం కి సంబంధించి ఉంటుంది ప్రజలు వారు దానికి వెళ్ళవచ్చు కానీ మనకు సమాన సంఖ్యలో విద్యా సంబంధితమైన వాటిలోకి కూడా ప్రవేశిస్తారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే కాబట్టి అది కూడా నిజానికి నేను చెప్పదలిచిన విషయం ప్రొఫెసర్ ఉషా మోహన్ అవును ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి ఆ రకమైన స్థానాలు ప్రొఫెసర్ ఉషా మోహన్ అవును మాకు ఉంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ప్రొఫెసర్ ఉషా మోహన్ వాస్తవానికి గత వారం పట్టభద్రులైన ఈ చివరి బ్యాచ్ లో 3 మంది కొత్త ఐఐఎంలకు వెళ్లారు IIM కోజికోడ్ IIM కాశీపూర్ మరియు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ బోధనా స్థానాలు ప్రొఫెసర్ ఉషా మోహన్ బోధనా స్థానాలు అవును ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ విద్యా స్థానాలు ప్రొఫెసర్ ఉషా మోహన్ విద్యా స్థానాలు వారిలో 4 మంది విద్యా బోధనా స్థానాలు ఎంచుకున్నారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే మరియు సాధారణంగా ప్రొఫెసర్ ఉషా మోహన్ అవును ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మరియు సాధారణంగా మరియు ఖచ్చితంగా మీరు మీ విద్యార్థుల మధ్య కలుసుకున్న విద్యార్థుల సమితిలో మీరు చూసే వాటితో అనుబంధంగా ఉండవచ్చు మీకు నిర్వహణ అధ్యయనంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం తెలుసు మీరు ఎలా చూస్తారు లేదా పరిశోధనలో విజయాన్ని కొలవడానికి మీరు వారికి ఎలా సలహా ఇస్తారు నా ఉద్దేశ్యం ఏమిటంటే వారు విద్యాసంబంధమైన అమరికకు అలవాటు పడ్డారు లేదా వారు ఇక్కడకు రాకముందే వారు కొన్ని కోర్సులు చేసారు కాబట్టి వారు విజయాన్ని లేదా వారి స్వంత విజయాన్ని ఎలా కొలుస్తారనే దానిపై వేరే కొలత కలిగి ఉంటారు ప్రొఫెసర్ ఉషా మోహన్ అవును ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ఒక పరిశోధనా సెట్టింగులలో ప్రత్యేకంగా నిర్వహణ కార్యకలాపాలకు సంబంధించి చెప్పడానికి పురోగతిలో వారి విజయాన్ని కొలవడానికి వారికి మంచి మార్గం అని మీరు సూచించేది ఏదైనా ఉందా ప్రొఫెసర్ ఉషా మోహన్ అవును నేను క్రొత్త పండితులతో చాలా వ్యవహరించాను మరియు సంభాషించినప్పటి నుండి చూడండి మేము ప్రయత్నించిన మొదటి విషయం మరియు పండితులకు చెప్పడం అనేది బోధించిన కోర్సు నుండి పరిశోధనా కోర్సుకు మారడం ఒకసారి ఇద్దరూ MS ద్వారాపరిశోధన మరియు పీహెచ్డీ విద్యార్థులకు యాజమాన్యం చాలా ముఖ్యమైనది సమస్యకు యాజమాన్యం మరియు ప్రక్రియకు యాజమాన్యం చాలా ముఖ్యం అని చెప్తాము కాబట్టి మీ ప్రతి నీతి మరియు ప్రతిదీ అక్కడకు వస్తాయి మరియు విజయాలను నిర్వచించటానికి బదులుగా మేము వాటిని కోరుకుంటున్నాము అప్పుడు అది ఆహా అని అనిపించేలా ఉండాలి మొదటగా మీరు తప్ప మనం చేస్తున్న దాని గురించి మనకు మంచి అనుభూతి కలుగుతుంది మరియు సంఖ్యలను వెంబడించదు మెటిక్స్ 'అవును స్పష్టంగా ఈ పండితులను అధిక రేటింగ్ కలిగిన పత్రికలలో ప్రచురించమంటారు ఇది కేవలం సంఖ్యల కోసం మాత్రమే కాకుండా ప్రచురణ సంఖ్య కోసం మాత్రమే ప్రచురించమని కాకుండా కానీ పత్రికల ఎంపిక కూడా సమానంగా ముఖ్యమైనది అని మేము గట్టిగా ప్రోత్సహిస్తున్నాము కాబట్టి అది మేము నొక్కిచెప్పే విషయం కాబట్టి స్వల్పకాలిక లక్ష్యాలు బహుశా ప్రచురణలు మంచి సమావేశాలు కావచ్చు తెలివిగా సమావేశాలను ఎన్నుకోండి మంచి సమావేశాలకు హాజరు కావాలి వీటిని తోటివారు బాగా రేట్ చేస్తారు ఇది మేము గట్టిగా చెపుతాము ఒక్క సమావేశమే కాదు కాబట్టి మనం ఎంపిక చేసుకోవటం కంటే ఎక్కువ ఉండాలని ప్రయత్నిస్తాము తెలివిగా ఎన్నుకోండి మనం ప్రయత్నించేది మరియు మొదటి రోజు నుండే మేము ప్రోత్సహిస్తున్నాము తరువాత చిన్న అవార్డులు ప్రెజెంటేషన్లు ఉత్తమ పత్రిక పురస్కారాలు కూడా ఉన్నాయి మెరుగైన పనితీరు కోసం ప్రోత్సాహం లభిస్తుంది కాబట్టి జాతీయ స్థాయిలో మరియు అంతర్జాతీయ స్థాయిలో రెండింటినీ ప్రదర్శించే మరియు క్రమం తప్పకుండా అవార్డులను పొందే పండితులు మా వద్ద ఉన్నారు కాబట్టి ఇవి స్వల్పకాలికం దీర్ఘకాలిక స్పష్టంగా చైర్ కాన్ఫరెన్స్ సెషన్లకు ఆహ్వానాలు ప్లీనరీ చర్చలు ఇవ్వండి కానీ అది అధ్యాపక స్థాయిలో ఎక్కువగా అవుతుంది కానీ పండితుల స్థాయిలో నేను స్వల్పకాలిక లాభాలు అనుకుంటున్నాను ఇది పరిశోధన మరియు విస్తృత అంగీకారం గురించి మంచి అవగాహన కలిగి ఉండటం విస్తృత అంగీకారం అనేది సమావేశాలు లేదా ప్రచురణల ద్వారా కావచ్చు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ఇది చాలా విభాగాలకు వర్తిస్తుందని నేను అనుకుంటున్నాను మరియు పరిశోధనలో శోధన విజయాన్ని కొలిచేటప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు ఇది కూడా ప్రాపంచికంగా వర్తిస్తుంది విద్యార్థి జీవితం నుండి వచ్చిన పరివర్తన అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థి లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిగా బృందంతో సంబంధం ఉన్న కార్యకలాపాలు చాలా ఉన్నాయి అది విద్యార్థి వారి పరిశోధనా వాహకంలో ఎంత విజయవంతమైందనే దానిపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి ఈ సందర్భంలో మీకు మంచి మార్గదర్శకం ఏమిటో మీకు తెలుసా విద్యార్థులు తమ సలహాదారుని లేదా గైడ్ను ఎంత తరచుగా కలుసుకోవాలి మరియు సమయంతో ఇది ఎలా మారుతుంది లేదా దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ప్రొఫెసర్ ఉషా మోహన్ అవును మేము దీనిని పరిశోధన యొక్క వివిధ దశలుగా ఉంచగలమని అనుకుంటున్నాను ప్రారంభ దశలో ఏదైనా ఒక పక్షం లేదా నెలకు ఒకసారి అయినా గైడ్ను కలవాలి ఎందుకంటే మనం ఇప్పుడు ఒక విభాగంలో ఏమి చేసాము అంటే మనం ఈ కోర్సు నిర్మాణాన్ని బలోపేతం చేసాము మేము కోర్సు నిర్మాణాన్ని బలోపేతం చేసే విధానం ఏమిటంటే విభాగాలలోని ఇతర కోర్ ఇంజనీరింగ్ మాదిరిగా కాకుండా నిర్వహణ అధ్యయన విభాగంలో ఇక్కడ కోర్ M Tech నుండి పీహెచ్డీలోకి వచ్చే వారితో పోలిస్తే మేము మరింత వైవిధ్యమైన ప్రేక్షకులను పొందుతాము నిర్వహణలో హెచ్డీ అధ్యయనాలు చేయాలనుకుంటున్న విభిన్న సమూహాన్ని మేము పొందుతాము ఇప్పుడు దీనిని పరిష్కరించడానికి మేము మూడు ప్రాంప్ట్ కోర్సు నిర్మాణాలతో ముందుకు వచ్చాము దీనిలో మేము మూడు సెట్ల మూడు కోర్సులను సూచించాము ఇవి కోర్సు పరిశోధనను రూపొందిస్తాయి కాబట్టి మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం నుండి గ్రాడ్యుయేట్ చేస్తున్న ఏ పండితుడు అయినా మూడు కోర్సులు తీసుకోవాలి మూడు కోర్సులలో ఉన్న క్రెడిట్లను సంపాదించాలి కోర్ అనేది ఒక పరిశోధనా పద్దతి ఇది ఏ విధమైన పరిశోధకుడిని తయారు చేస్తుంది ఇది ఒక పరిశోధకుడి నుండి ఆశించిన దాని గురించి పరిశోధకుడిని పరిచయం చేస్తుంది మీరు సమస్యలను ఎలా ఎదుర్కోవాలి మరియు ఇది వీటన్నింటినీ విధానాలన్నింటినీ తెలియచేసే కోర్సు వాస్తవానికి మాకు ప్రత్యేకమైన ఆచరణాత్మక పరిశోధన విధానాలు ఉన్నాయి అయితే ఇది మరొకటి డేటా విశ్లేషణ కి సంబంధించిన పరిశోధన మేము దానిని నమ్ముతున్నాము మీ క్రియాత్మక ప్రాంతం ఎలా ఉన్నా మీకు డేటా విశ్లేషణ పై పరిజ్ఞానం ఉండాలి మరియు మూడవ విషయం ఇది విద్యా రచన కాబట్టి ఇది ఒక పరిశోధకుడిని తయారుచేస్తోంది విధానాలని తెలియచేసే కోర్సు మరియు మీరు మీ పరిశోధనను ఎలా ప్రదర్శిస్తారు కాబట్టి దీనినే మనం కోర్ పాఠ్యాంశంగా పేర్కొన్నాము ఇప్పుడు మళ్ళీ నిర్వహణ అధ్యయనాల నుండి ఎక్కువ జ్ఞానం కలిగి ఉండటం చాలా ముఖ్యం క్రియాత్మక రంగాల పరంగా కనీసం మూడు క్రియాత్మక ప్రాంతాలలో ఎక్కువ జ్ఞానం కలిగివుండాలి మార్కెటింగ్ ఆపరేషన్స్ ఫైనాన్స్ హెచ్ఆర్ ఓవి సిస్టమ్స్ మరియు ఇంటిగ్రేటివ్ కాబట్టి నిర్వహణ అధ్యయనం కి చెందిన విద్యార్థికి ఎక్కువ జ్ఞానం కూడా ఉండాలని మేము చెప్పాము కాబట్టి మేము కోర్ ఎక్కువ లోతు మరియు లోతుగా విభజించాము ఇక్కడ మీరు లోతుగా వెళ్లి మీరు కోర్సులు తీసుకుంటారు కాబట్టి మేము మా కోర్సులను ఈ విధంగా రూపొందించాము మొదటి సంవత్సరంలో ఏదైనా విద్యార్థులు వారు నిజంగా ఈ కోర్ అంశంపై దృష్టి పెట్టాలని మేము ఆశిస్తున్నాము కాబట్టి మీరే పరిశోధన చేయడానికి సిద్ధంగా ఉండండి మొదటి సంవత్సరంలో పండితులను మరీ లోతుగా వెళ్ళకుండా చాలా కోర్సులు తీసుకొని తమను తాము పరిశోధన చేసుకోవాలని ప్రోత్సహిస్తున్నాము కాబట్టి మీరు పరిపక్వత సాధించిన తర్వాత దీనికి కనీసం 6 నెలల నుండి సంవత్సర సమయం పడుతుందని మేము భావిస్తున్నాము ఆ తర్వాత మీ గైడ్ పాత్ర పోషించడం ప్రారంభిస్తుంది కాబట్టి మొదట మీకు అవసరమైన వాటిని సమకూర్చుకోండి ఆపై మీరు లోతుగా పరిశోధనను ప్రారంభించండి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ ఉషా మోహన్ కాబట్టి ఒకసారి ఇది సమస్య మధ్య మారుతూ ఉంటుంది మనకు ఉన్న గైడ్లో చాలా పార్ట్టైమ్ బయటివారు ఉన్నారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ ఉషా మోహన్ కానీ ఆ సమయంలో ఇది మరింత సాధారణంగా ఉంటుంది కానీ మొదటి సంవత్సరం సాధారణంగా కోర్సు వర్క్ ఉంటుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ ఉషా మోహన్ మిమ్మల్ని మంచి పరిశోధకుడిగా తయారుచేయడం పరిశోధకుడిని తయారు చేయడం మొదటి సంవత్సరం దాని కోసం వ్యాచ్చించబడుతుంది ఆపై ఫ్రీక్వెన్సీ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఆపై లిటరేచర్ రివ్యూ అది పక్షం రోజుల సమయంలో అవుతుంది అప్పుడు అది ఒక నెల అవుతుంది అది పక్షం వారానికి ఉంటుంది ఆపై థీసిస్ రాసే దశ బహుశా ఈ విషయం చాలా తరచుగా అవుతుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ఈ అంతర్దృష్టులను తెలుసుకోవడం చాలా బాగుంది కాబట్టి నేను ఈ సాధారణ ప్రశ్నతో ముగించాను ప్రొఫెసర్ ఉషా మోహన్ అవును ఖచ్చితంగా ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి నిర్వహణలో మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అధ్యయనం చేయాలనుకునే విద్యార్థికి మీ సలహాలు ఏమిటి ప్రొఫెసర్ ఉషా మోహన్ అవును ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ నిర్వహణ అధ్యయనాల కోసం ప్రొఫెసర్ ఉషా మోహన్ మొదటి విషయం ఏమిటంటే ఏ పరిశోధకుడైనా మనం చూసే ముఖ్య లక్షణం అభిరుచి ఒక వ్యక్తి పరిశోధన పట్ల మక్కువ ఆసక్తి చూపకపోతే ఆ పరిశోధకుడు మనుగడ సాగిస్తాడని నేను అనుకోను ఎందుకంటే అభిరుచి ఉన్న వ్యక్తికి ఉత్సాహం కసి సజీవంగా ఉంచుతుంది మీ అభిరుచికి చేయూతనిస్తుంది కాబట్టి ఇది మేము వెతుకుతున్న ముఖ్య లక్షణాలలో ఒకటి అని నేను భావిస్తున్నాను ఎందుకంటే పరిశోధన ఇది 3 నుండి 6 సంవత్సరాల మధ్య సమయం ఎంత అయినా పడుతుంది కాబట్టి మీరు సిద్ధంగా ఉండాలని మనము దృడమైన స్వభావాన్ని కలిగి ఉండాలి మరియు మీకు అడ్డంకులను అధిగమించడానికి మరియు మంచి విషయాల అనుకూలత కోసం వెతకడానికి మీకు మంచి జ్ఞాపకశక్తి ఉండాలి ఇవి లక్షణాలు మేము వెతుకుతున్న గుణాలు మరియు మీకు అభిరుచి ఉన్న తర్వాత మిగతావన్నీ చోటుచేసుకుంటాయని నేను భావిస్తున్నాను అభిరుచిని మీరు ఎలా అభివృద్ధి చేస్తారు ఇది చాలా వ్యక్తిగతమైన లక్ష్యం అని నేను భావిస్తున్నాను మరియు ఆ అభిరుచి మరియు నిబద్ధత ఈ రెండు విషయాలు అని నేను భావిస్తున్నాను పరిశోధన పట్ల నిబద్ధత ఇవి రెండు ప్రధానమైనవి మీకు అభిరుచి ఉన్న తర్వాత మిగతావన్నీ దారిలో పడతాయని నేను అనుకుంటున్నాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అయితే నా ఉద్దేశంలో ఈ నిర్వహణకు ప్రత్యేకమైనది ఏదైనా ఉందని మీరు భావిస్తున్నారా ప్రొఫెసర్ ఉషా మోహన్ నిర్వహణ అధ్యయనాలు చూడండి వ్యాపారానికి అవసరమైన వాటిని నైరూప్య పరంగా చెప్పడం చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే మంచిది ప్రొఫెసర్ ఉషా మోహన్ ఎందుకంటే మన కోసం ఎవరు దానిని నిర్వచించారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ ఉషా మోహన్ మరియు ఆలోచన అయిన నిమిషం వ్యాపార అవసరం ఉంది మేము దానిని ఉచ్చరించబోతున్నామా కాబట్టి మీరు వ్యాపారం లేదా నిర్ణయం అవసరాన్ని వ్యక్తీకరించేటప్పుడు లేదా అనువదించేటప్పుడు మొదటి పరివర్తన జరుగుతుంది మీరు దానిని విద్యా వాతావరణంలోకి సంక్షిప్తీకరిస్తున్నారు మీరు ఆ విద్యా వాతావరణంలో పని చేస్తున్నారు కాబట్టి మీరు పని చేస్తున్నప్పుడల్లా మీరు నిరంతరం చూడాల్సిన విషయం మీరు కేవలం నైరూప్య స్వభావం కోసం చేయడం లేదు కానీ అది అర్ధవంతమైనదానికి దారి తీసిన తరువాత మళ్ళీ చివరి దశ ఏమిటంటే నైరూప్య ప్రపంచంలో అభివృద్ధి చేయబడిన వాటిని మీరు వ్యాపారానికి తిరిగి తీసుకొనిరాగలగాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ వ్యాపారం కోసం తీసుకొనిరాగలగాలి సరే ప్రొఫెసర్ ఉషా మోహన్ ఈ రెండు విషయాలు సమానంగా ముఖ్యమైనవి అని నా అభిప్రాయం వ్యాపార అవసరాలను మీరు ఎలా అనువదిస్తున్నారు మరియు వ్యాపార ప్రపంచంలో మీరు ఎలా ప్రాతినిధ్యం వహించబోతున్నారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ ఉషా మోహన్ మరియు అది జరిగిన తర్వాత మీ పరిశోధన నిర్వహణ మొత్తం అర్థవంతంగా మారుతుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే బాగుంది కాబట్టి డాక్టర్ ఉషా ధన్యవాదాలు ప్రొఫెసర్ ఉషా మోహన్ స్వాగతం అవును ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మాతో ఉండడం మరియు మీకు తెలిసిన రంగంలో చాలా అంతర్దృష్టిని పంచుకోవడం కోసం ధన్యవాదాలు ముఖ్యంగా ఇంజనీర్లకు పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు నిర్వహణ అధ్యయనాల గురించి చాలా ఉత్సుకత ఎప్పుడూ ఉంటుంది మాతో సమావేశమైనందుకు చాలా ధన్యవాదాలు ప్రొఫెసర్ ఉషా మోహన్ ధన్యవాదాలు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ దీన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు ప్రొఫెసర్ ఉషా మోహన్ ధన్యవాదాలు